ఈ ఉపన్యాసంలో మనము డిజైన్లో శక్తి వెదజల్లడాన్ని తగ్గించడానికి ఉపయోగించే కొన్ని అల్గోరిథమిక్ పద్ధతులను చూస్తాము అల్గోరిథమిక్ టెక్నిక్ అంటే మనము ఇంకా సంశ్లేషణను నిర్వహించలేదని అర్థం మనము డిజైన్ను ఒక క్రియాత్మక కోణం నుండి లేదా ప్రవర్తనా కోణం నుండి చూస్తున్నాము మనము ఇంకా డిజైన్ చేపట్టలేదు ఆ స్థాయిలో కూడా మనము అనేక సహజమైన పద్ధతులను ఉపయోగించవచ్చు మనము వాటిని అనుసరిస్తే తరువాత మనకు తుది సర్క్యూట్ ఇస్తుందని భావిస్తున్నాం శక్తి వెదజల్లడం పరంగా ఇది మంచిది మనము చర్చించబోయే ఈ పద్ధతులు వాస్తవానికి డిజైన్ అనుభవం నుండి వచ్చాయి నేను ఈ విధంగా నా ఇన్పుట్ స్పెసిఫికేషన్ను మార్చుకుంటే విద్యుత్ వినియోగం మరియు కొన్ని ఇతర లక్షణాల పరంగా నా ఫైనల్ సర్క్యూట్ మెరుగ్గా ఉంటుందని అనుభవ డిజైనర్లకు తెలుసు మనము ఇక్కడ ఈ అల్గోరిథమిక్ స్థాయి పద్ధతుల్లో కొన్నింటిని పరిశీలిస్తాము నేను చెప్పినట్లుగా ఈ పద్ధతులు అల్గోరిథమిక్ స్థాయిలో కొన్ని మార్పులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాయి మనము ఇంకా డిజైన్ చేయలేదు మళ్ళీ ఈ పద్ధతులు చాలా సాధారణమైనవి కాకపోవచ్చు అవి అన్ని డిజైన్లకు వర్తించకపోవచ్చు కానీ చాలా సాధారణంగా కనిపించే చాలా డిజైన్లకు మీరు వాటిని ఉపయోగించవచ్చు ఉదాహరణకు బైనరీ కౌంటర్ రూపకల్పనకు సంబంధించి మనము ఈ విధానాలను వివరిస్తాము తక్కువ శక్తి కోసం స్టేట్ ఎన్కోడింగ్ను సమర్థవంతంగా ఎలా నిర్వహించగలం తరువాత ఫినెట్ స్టేట్ మెషీన్ల కోసం స్టేట్ ఎన్కోడింగ్ మరియు ఎఫ్ఎస్ఎమ్లలో క్లాక్ గేటింగ్ను ఎలా నిర్వహించగలం చూద్దాం FSM లలో క్లాక్ గేటింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది మనము మాట్లాడిన మరియు చూసిన క్లాక్ గేటింగ్ పద్ధతుల కోసం మనకు ఫంక్షనల్ బ్లాక్ యొక్క సర్క్యూట్ ఉందని చెప్పాము నేను ఆ బ్లాక్ ఉపయోగించబడుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాను ఇది ఉపయోగించకపోతే నేను గడియారాన్ని ఆపివేస్తాను నేను దాని కోసం ఒక గేటును ఉపయోగిస్తాను కాని ఇప్పుడు నేను నా సర్క్యూట్ రూపకల్పన చేయలేదని చెప్తున్నాను నా సర్క్యూట్లు ఏమిటో నాకు తెలియదు నా పరిమిత స్టేట్ మెషీన్స్ స్పెసిఫికేషన్ మాత్రమే ఉంది అది స్టేట్ ట్రాన్సిషన్ రేఖాచిత్రం కావచ్చు స్టేట్ ట్రాన్సిషన్ రేఖాచిత్రాన్ని చూడటం ద్వారా నేను నా గడియారాన్ని ఆపివేయాలనుకునే ప్రదేశాలు ఇవి అని అంచనా వేయగలను కాబట్టి అనవసరమైన స్టేట్ ట్రాన్సిషన్స్ నివారించబడతాయి ఇదే ఆలోచన బైనరీ కౌంటర్ల కోసం స్టేట్ ఎన్కోడింగ్తో ప్రారంభిద్దాం ఇక్కడ నేను చెప్పినట్లు మనము సర్క్యూట్ స్థాయిలో పనిచేయడం లేదు మనము డిజైన్ స్పెసిఫికేషన్ను చాలా ఎక్కువ స్థాయిలో చూస్తున్నాము మరియు తగిన స్టేట్ ఎన్కోడింగ్ను ఉపయోగించడం ద్వారా మనము ఈ ఉన్నత స్థాయిలో కూడా స్విచ్చింగ్ ఆక్టివిటీ ని తగ్గించగలుగుతాము మనము చూస్తున్న విధానం ఏమిటి ఇంతకుముందు కోర్సులో మనం నేర్చుకున్నది టెక్స్ట్ బుక్ లో అందుబాటులో ఉన్నది మనము కౌంటర్ రూపకల్పన చేసేటప్పుడు సాధారణంగా చూస్తాం మొదట వాటిలో బైనరీ కౌంటర్ల గురించి మాట్లాడుతారు బైనరీ సీక్వెన్స్ 1 2 3 4 లో లెక్కించే కౌంటర్ ఇక్కడ కౌంట్ విలువలు బైనరీలో ఉత్పత్తి అవుతాయి అలాంటి అనేక డిజైన్ పద్దతులు మీకు కొన్ని కోర్సులలో బోధించబడ్డాయి అవి పరీక్ష పుస్తకాలలో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ పద్దతుల లో వారు గేట్ల సంఖ్య లేదా ఆలస్యం మరియు మొదలైన వాటి పరంగా సర్క్యూట్ను ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ తరచుగా వారు విద్యుత్ వెదజల్లే సమస్యను పరిశీలించరు మీరు కౌంటర్ రూపకల్పన చేసిన తర్వాత ఏ విధమైన డిజైన్ మీకు తక్కువ సంఖ్యలో సిగ్నల్ పరివర్తనలను ఇస్తుంది నేను చెప్పాను మనము ఇంకా కౌంటర్ రూపకల్పన చేయలేదు మనము ఇంకా కాన్సెప్టువల్ స్థాయిలో లేదా స్పెసిఫికేషన్ స్థాయిలో చూస్తున్నాము కాబట్టి మనం చెబుతున్నది ఏమిటంటే స్ట్రెయిట్ బైనరీ కోడ్ను ఉపయోగించకుండా సిగ్నల్స్ కోసం తగిన కోడింగ్ను ఉపయోగిస్తాము మనం చేయగలిగితే ఇది స్విచ్చింగ్ ఆక్టివిటీ ను తగ్గించడంలో సహాయపడుతుంది మనము సాధారణంగా చాలా అప్లికేషన్స్ లలో ఉపయోగించే కౌంటర్లను చూస్తాము అవి ఒక నిర్దిష్ట క్రమంలో 0 1 2 3 4 వంటి సంఖ్యలను లెక్కిస్తాయి ఈ రకమైన అప్లికేషన్స్ల కోసం మనము గ్రే కోడ్ ఎన్కోడింగ్ అని పిలువబడే ఎన్కోడింగ్ను ఉపయోగించవచ్చు ఇది సిగ్నల్ పరివర్తనలను తగ్గించడానికి సంబంధించి మనకు మంచి లక్షణాలను ఇవ్వగలదు ఇప్పుడు గ్రే కోడ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఈ పట్టికలో మనము కౌంటర్ బైనరీ కౌంటర్లోని కౌంట్ విలువల యొక్క 3 బిట్ ప్రాతినిధ్యం ఉన్నదానిని ఉదాహరణ గా చూపిస్తున్నాము 3 బిట్ కౌంటర్లో దశాంశ సంఖ్యలను చూడండి అది 0 నుండి 7 వరకు ఉంటుంది కౌంటర్ 0 1 2 4 నుండి 7 వరకు లెక్కించబడుతుంది మరియు మళ్ళీ 0 కి తిరిగి వస్తుంది ఇది బైనరీ కౌంటర్ అయితే కౌంట్ విలువలు ఇలా వస్తాయి బైనరీ 0 1 2 3 4 ఇలా ఇప్పుడు ఈ గణన విలువ వరుస గణన విలువలను పరిశీలిస్తే చూడండి ఇప్పుడు మనకు కొంత శక్తి అవగాహన ఉంది మన జాగ్రత్తగా ఆలోచిస్తున్నాము ఎన్ని పరివర్తనాలు జరుగుతున్నాయో చూద్దాం కౌంట్ 0 నుండి 1 వరకు చూద్దాం ఒక పరివర్తన ఉంది 1 నుండి 2 వరకు చివరి 2 బిట్లలో 2 పరివర్తనాలు ఉన్నాయి 2 నుండి 3 వరకు ఒక పరివర్తన ఉంది 3 నుండి 4 వరకు ఇది చాలా చెడ్డది అన్ని 3 బిట్స్ మారుతున్నాయి 4 నుండి 5 1 పరివర్తన 5 నుండి 6 2 పరివర్తనాలు 6 నుండి 7 1 మరియు మళ్ళీ 7 నుండి 0 వరకు మొత్తం 3 పరివర్తనాలు ఇక్కడ మీరు గమనిస్తే కనిష్టంగా మనకు ఒక పరివర్తన ఉంది గరిష్టంగా మనం అన్ని బిట్లను మార్చవచ్చు ప్రత్యామ్నాయ గ్రే కోడ్ ఎన్కోడింగ్లో మనము గణన విలువలను ఎన్కోడింగ్ చేస్తున్నాము వరుస గణనలలో ఒకేసారి ఒక బిట్ మాత్రమే మారుతోంది అది గ్రే కోడ్ యొక్క లక్షణం మీరు గమనించండి దశాంశ సంఖ్యల గ్రే కోడ్ ఇలా 0 0 0 0 0 1 0 1 1 0 1 0 గా నిర్వచించబడింది మీరు చుడండి ఒక గణన నుండి మరొకదానికి సరిగ్గా ఒక బిట్ మారుతోంది 1 0 0 తిరిగి 0 0 0 కు మారుతోంది గ్రే కోడ్ యొక్క ప్రయోజనం ఇది ఇప్పుడు గ్రే కోడ్ కోసం కౌంటర్ రూపకల్పన చేయడం మనం ప్రారంభంలోనే ప్రారంభిస్తే అది మనకు మరింత సమర్థవంతంగా పనిచేసే సర్క్యూట్ను ఇస్తుందని భావిస్తున్నాం సహజంగానే శక్తి వెదజల్లు విషయంలో సిగ్నల్ పరివర్తనాల సంఖ్య తక్కువగా ఉంటుంది కదా 2 బిట్ బైనరీ కౌంటర్ కోసం కొన్ని పరిశీలనలు గణన విలువలు 0 0 0 1 1 0 1 1 నుండి మరియు మళ్ళీ 0 0 0 0 నుండి 0 1 వరకు ఒక పరివర్తన ఉంది ఇలా 4 గడియార చక్రాలలో 6 పరివర్తనాలు ఉన్నాయి 1 నుండి 2 వరకు 2 పరివర్తనాలు ఉన్నాయి ఇక్కడి నుండి ఇక్కడికి 1 మరియు 1 1 నుండి 0 0 కి మరొక 2 1 2 1 2 మొత్తం 6 4 గడియార చక్రాలలో మీకు గడియారానికి 1 5 పరివర్తనాల్లో సగటున ఒకటి ఉంటుంది మీకు 2 బిట్ గ్రే కోడ్ కౌంటర్ ఉంటే కౌంట్ విలువలు ఇలా ఉంటాయి 0 0 0 1 1 1 మరియు 1 0 తిరిగి 0 0 కి వెళ్తాయి కాబట్టి ప్రతి పరివర్తనకు ఒక బిట్ మారుతోంది 4 గడియారాలలో 4 పరివర్తనాలు అంటే గడియారానికి ఒక పరివర్తన కాబట్టి సగటు పరంగా గడియారానికి పరివర్తనాల సంఖ్య పరంగా గ్రే కోడ్ కౌంటర్ 50 శాతం ఎక్కువ సమర్థవంతంగా ఉందని మీరు చూడవచ్చు మీరు సర్క్యూట్ రూపకల్పన చేసినప్పుడు గ్రే కోడ్ కౌంటర్ శక్తి పరంగా మరింత సమర్థవంతంగా ఉంటుంది నేను ఈ కౌంటర్ రూపకల్పనను చూపించాను ఇది సాధారణ బైనరీ ఎన్కోడింగ్తో సరళమైన 2 బిట్ కౌంటర్ గణన విలువలు 0 0 0 1 1 0 1 1 లాగా ఉంటాయి తదుపరి దశ ఇది అవుతుంది ఇక్కడ నేను కనిష్టీకరణ చేయలేదు మీరు కనిష్టీకరణ కూడా చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇవి లేదా బాగానే ఉన్నాయి కానీ మీరు సాధారణంగా తీసుకుంటే ఇది లేదా అది ఉంటుంది లేదా అది మాత్రమే ఉంటుంది దీన్ని కనిష్టీకరించవచ్చు కాని ఇన్పుట్ల నుండి అవుట్పుట్లకు ఆలస్యాన్ని సమతుల్యం చేయడం కోసం ఇది కనిష్టీకరించబడలేదు కొన్నిసార్లు తక్కువ శక్తి రూపకల్పన కోసం మనము అలా చేస్తాము కానీ ఇక్కడ నేను చెప్పినట్లుగా పరివర్తనాల సంఖ్య 6 4 గడియార చక్రంలో 6 పరివర్తనాలు ఉంటాయి ఇప్పుడు గ్రే కోడ్ కోసం స్టేట్ టేబుల్ మారుతుంది గ్రే కోడ్ కోసం మార్పులు 0 0 0 1 1 0 మరియు 1 1 నా ఫంక్షన్స్ ఈ or ల ఉంటాయి మీరు కనిష్టీకరించినట్లయితే అది or మాత్రమే మనము కనిష్టీకరించినట్లయితే ఇది మాత్రమే అవుతుంది కానీ మనము దీన్ని ఇలా ఉంచాలనుకుంటే లేదా ఆలస్యాన్ని సమతుల్యం చేయాలనుకుంటే మీరు దీన్ని ఇలా కూడా ఉంచవచ్చు మీరు గ్రే కోడ్ కౌంటర్ రూపకల్పన చేయాలనుకుంటే ఇది చాలా తక్కువ సంఖ్యలో పరివర్తనలకు దారితీస్తుందని భావిస్తున్నారు ఎందుకంటే గణనలలో ఖచ్చితంగా ఇన్పుట్లలో ఒకటి మారుతూ ఉంటుంది ఇతర ఇన్పుట్లు ఏ పరివర్తనను ప్రేరేపించవు ఇది ప్రయోజనం కేవలం 3 బిట్ కౌంటర్ కోసం నేను బైనరీ స్టేట్స్ లలో పోలిక చేస్తున్నాను 0 నుండి 1 1 1 నుండి 2 వరకు ఎన్ని పరివర్తనాలు జరుగుతున్నాయో నేను గుర్తించాను అదేవిధంగా 7 నుండి 0 3 కాబట్టి సగటున మీరు సగటును తీసుకుంటే గడియారానికి సగటు పరివర్తనాలు 1 75 కి వస్తాయి కానీ ప్రతి పరివర్తనకు గ్రే కోడ్ కౌంటర్ కోసం ఒక టోగుల్ ఉంటుంది కాబట్టి గడియారానికి సగటు పరివర్తనాలు ఒకటి మాత్రమే కదా ఇది ఒక ఆసక్తికరమైన పరిశీలన ఇక్కడ టోగుల్ 75 శాతం ఎక్కువ ఇప్పుడు సాధారణ పదాలలో మీరు ఒక n బిట్ కౌంటర్ డిజైన్ను చూస్తే బైనరీ కౌంటర్ కోసం మీరు సరళమైన గణన చేస్తే టోగుల్ల సంఖ్యను ఇలా లెక్కించవచ్చు మీరు ఇప్పటికే చూసిన ఒక సాధారణ సందర్భంలో 3 బిట్ కోసం కౌంటర్ అది 3 4 6 7 10 14 14 కాబట్టి ఇది 14 ఈ సాధారణ ఎక్స్ప్రెషన్ టోగుల్ సంఖ్యను ఇస్తుంది గ్రే కోడ్ కౌంటర్ కోసం ప్రతి పరివర్తనకు ఒకటి మాత్రమే ఉంటుంది ఎందుకంటే మొత్తం పరివర్తనలు 2 పవర్ n ఉన్నాయి మొత్తం టోగుల్స్ కూడా 2 పవర్ n ఉంటాయి మీరు T గ్రే ని T బైనరీతో విభజించి నిష్పత్తిని తీసుకుంటే n పెద్దదిగా అవుతుంటే ఇది దాదాపుగా 0 5 గా ఉంటుంది ఇది 50 శాతం తక్కువ పరివర్తనాలు ఈ పట్టిక దీన్ని చూపిస్తుంది బిట్ల సంఖ్య పెరిగేకొద్దీ ఈ నిష్పత్తి 0 5 కి చేరుకుంటుంది 6 బిట్ కౌంటర్ కు ఇది 0 ఇది అనంతం వరకు ఉన్నందున ఇది ఖచ్చితంగా 0 5 అవుతుంది గ్రే కోడ్ ఎన్కోడింగ్ను ఉపయోగించడం ద్వారా శక్తిని తగ్గించడానికి కౌంటర్ కోసం సాధారణంగా ఉపయోగించే డిజైన్ టెక్నిక్లలో ఇది ఒకటి ఇప్పుడు ఫినిట్ స్టేట్ మెషిన్స్ చూద్దాం మనము ఏ రకమైన సర్క్యూట్ కోసం అయినా ఒక కంట్రోలర్ ను రూపకల్పన చేసినప్పుడు మనం చేసే మొదటి పని ఏమిటంటే స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రమ్ ను గీయడం ఇది మీకు కావలసినది మరియు ఈ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రమ్ నుండి మనము సర్క్యూట్ను సంశ్లేషణ చేయడానికి లేదా రూపకల్పన చేయడానికి ప్రయత్నిస్తాము ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు ఇలాంటి స్టేట్ ట్రాన్సిషన్ ఉందని అనుకుందాం 3 స్టేట్స్ మరియు ఈ ఎడ్జెస్ ఉన్నాయి ఇది ఇక్కడ బాణం ఈ ఎడ్జెస్ కొంత సిగ్నల్ సంభావ్యతలతో 0 3 తో గుర్తించబడ్డాయి ఇది ట్రాన్సిషన్ సంభావ్యతను సూచిస్తుంది నేను నా FSM ను రూపొందించినప్పుడు నేను ఇప్పటికే కొన్ని నిజ జీవిత డేటా ఆధారంగా కొంత సిములేషన్ ఎనాలిసిస్ చేసాను మరియు ప్రతి పరివర్తనకు ఎంత లేదా ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నాను అంటే మలుపులు జరుగుతున్నాయి నాకు కొన్ని సంభావ్యత విలువలు ఉన్నాయి ఇవి నాతో అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను సరేనా సాధారణంగా తీసుకునే పరివర్తనాలు ఏవి ఈ సంఖ్యలు ఇక్కడ 0 1 గా చూపబడ్డాయి ఈ స్టేట్ నుండి ఈ స్టేట్లో 60 శాతం సంభావ్యత ఉందని ఇక్కడకు వచ్చే అవకాశం 40 శాతం ఉందని అనుకుందాం ఈ స్టేట్ నుండి ఇక్కడ 60 శాతం ఇక్కడ 30 శాతం మరియు 10 శాతం ఈ బాణం చూపబడలేదు ఇక్కడ ఒక బాణం ఉంది ఇక్కడ ఒక బాణం ఉంది మీరు రూపకల్పన చేసినప్పుడు మీరు మొదటి దశలో కొంత స్టేట్ ఎన్కోడింగ్ చేస్తారు అంటే అర్ధం మీరు ప్రతి స్టేట్ ను బైనరీ సంఖ్య ద్వారా ఎన్కోడ్ చేస్తారు నేను 0 0 1 1 0 1 ఇస్తానని అనుకోండి ఇప్పుడు మీరు ఈ సిగ్నల్ సంభావ్యత యొక్క వైటెడ్ సం మరియు పరివర్తనాల్లో బిట్ మార్పుల మొత్తాన్ని లెక్కించినట్లయితే మీరు 1 1 మరియు 0 0 మధ్య చూసినట్లుగా 2 బిట్స్ మారుతాయి మొత్తం సంభావ్యత ఒకటి 0 3 మరొకటి 0 4 ఈ 2 అంచులు 0 3 ప్లస్ 0 4 మధ్య ఉన్నాయి మరియు ఒకటి 1 1 మరియు 0 1 మధ్య 1 బిట్ మార్పు మరియు 0 0 మరియు 0 1 మధ్య 1 బిట్ మారుతోంది ఇక్కడ మొత్తం సంభావ్యత 0 1 మరియు ఇక్కడ 0 1 ఇక్కడ 0 1 ప్లస్ 0 మొత్తం వెయిటెడ్ మొత్తం 1 6 నేను నా సిగ్నల్ ఎన్కోడింగ్ను మార్చాను అనుకుందాం నేను దీన్ని 0 1 చేస్తాను దీనిని 0 0 చేస్తాను దీనిని 1 1 చేస్తాను నేను నిజంగా ఏమి చేసాను చాలా పరివర్తనాలు జరిగే స్టేట్స్ మధ్య నేను వాటిని ఒకే బిట్ పరివర్తన 0 0 మరియు 0 1 కలిగి ఉన్నట్లు ఎన్కోడ్ చేసాను కానీ ఇక్కడ ఇది 2 ఇప్పుడు ఒకటి 0 3 ప్లస్ 0 4 ప్లస్ 0 1 ఇవి ఇందులో ఒకటి మరియు 2 ఈ మరియు ఈ 0 1 మధ్య ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నాను సగటు చాలా తక్కువ 1 0 అవుతోంది FSM స్థాయిలో కూడా నేను ఇంకా సర్క్యూట్ ద్వారా రూపొందించలేదు సిగ్నల్ పరివర్తనల యొక్క వైటెడ్ సం తగ్గించబడే విధంగా నేను నా స్టేట్ ఎన్కోడింగ్ను ఉపయోగించగలను నేను ఇలా చేస్తే చివరకు నేను సర్క్యూట్ రూపకల్పనకు వచ్చినప్పుడు అది ఒక సర్క్యూట్కు దారి తీస్తుందని ఇది తక్కువ సంఖ్యలో సిగ్నల్ పరివర్తనలను సృష్టిస్తుందని భావిస్తున్నాను ఇవన్నీ నిర్మాణ లేదా అల్గోరిథమిక్ స్థాయి లేదా ఉన్నత స్థాయి డిజైన్ పద్ధతులు మళ్ళీ FSM స్థాయిలో క్లాక్ గేటింగ్కి వద్దాం ఫినిట్ స్టేట్ మెషిన్ ను పరిగణించండి మూర్ మెషిన్ మరియు మీలీ మెషిన్ అనే 2 రకాల యంత్రాలు ఉన్నాయని మీకు తెలుసు మూర్ మెషిన్లో అవుట్పుట్ స్టేట్ వేరియబుల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ మీలీ మెషీన్లో దీనికి విరుద్ధంగా అవుట్పుట్ స్టేట్ ఫై మాత్రమే కాకుండా ప్రస్తుత ఇన్పుట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ మూర్ మెషిన్ ఫై దృష్టి పెడదాం మూర్ మెషిన్ తదుపరి స్టేట్ మీరు ఉన్న ఈ స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది ఇన్పుట్పై ఆధారపడి ఉండదు అవుట్పుట్ స్టేట్ ఫై ఆధారపడి ఉంటుంది కానీ ఇన్పుట్ ట్రాన్సిషన్ ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది నేను 3 రాష్ట్రాలను చూపిస్తున్న చిన్న FSM ఉందనుకుందాం ఇన్పుట్ Xi మరియు అవుట్పుట్ Zk అయినప్పుడు Xi నుండి Xk వరకు మనము ట్రాన్సిషన్ చేస్తాము Xj నుండి Xk వరకు ఇన్పుట్ Xj అవుట్పుట్ ఏదో ఒకటి అయినప్పుడు నేను ట్రాన్సిషన్ చేస్తాను ఇన్పుట్ Xk మరియు అవుట్పుట్ Zk అయినప్పుడు నేను స్టేట్ Xk లో నే ఉంటాను ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఇన్పుట్లు Xi మరియు Xj అయినప్పుడు స్టేట్స్ లలో కొంత సిగ్నల్ ట్రాన్సిషన్ జరుగుతోంది కానీ ఇన్పుట్ Xk అయినప్పుడు స్టేట్ Xk లోనే ఉంటుంది పరిశీలన ఏమిటంటే నేను Xk స్థితిలో ఉన్నప్పుడు మరియు నా ఇన్పుట్ Xk అయినప్పుడు నా గడియారాన్ని ఎందుకు ఆపకూడదు ఎందుకంటే ఇక్కడ ఏమీ మారదు నేను Xk లో ఉన్నాను మరియు నా ఇన్పుట్ Xk నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఈ కాలాల్లో నేను గడియారాన్ని ఆపగలను ఈ FSM లలో ఇలాంటి సెల్ఫ్ లూప్ ఉన్నప్పుడల్లా మనము గడియారాన్ని ఆపవచ్చు FSM స్థాయిలో గడియారాన్ని ఆపడానికి క్లాక్ గేటింగ్ చేయగలిగినప్పుడు మనము ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు సర్క్యూట్ రేఖాచిత్రం పరంగా ఇది ఇలా ఉంటుంది మనము ఎలా చేయాలి ఇది నా క్లాక్ యాక్టివేషన్ లాజిక్ నా ఫ్లిప్ ఫ్లాప్ ఈ స్టేట్ ని కలిగి ఉంది ఈ స్టేట్స్ మీరు ఇన్పుట్లకు ఇవ్వవచ్చు మరియు వాటి కలయిక Xk మరియు Xk లను బట్టి ప్రాధమిక ఇన్పుట్ గడియారాన్ని ప్రారంభించాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు మీరు లాచ్ లో ఏదైనా నిల్వ చేయవచ్చు అది లాచ్ నిర్ణయిస్తుంది లాచ్ 1 అయితే ఇక్కడ విలోమం ఉంది అది 0 అవుతుంది గడియారం నిలిపివేయబడుతుంది లాచ్ 0 అయితే గడియారం ప్రారంభించబడుతుంది ఇది ఫినిట్ స్టేట్ మెషిన్ ని విశ్లేషించడం ద్వారా మీరు తీసుకుంటున్న ఉన్నత స్థాయి నిర్ణయం నేను నా ఫినిట్ స్టేట్ మెషిన్ ని రూపొందించినప్పుడు నేను ఇలాంటి సర్క్యూట్ను జోడిస్తాను నేను ఈ స్టేట్ కోసం తనిఖీ చేస్తాను ఈ స్టేట్ ఉంటే నేను గడియారాన్ని ఆపుతాను ఇది ఒక ఉన్నత స్థాయి డిజైన్ టెక్నిక్ నేను దీనిని ఉపయోగిస్తే FSM లో స్టేట్ మారని సందర్భాల్లో నేను కొన్ని అనవసరమైన పరివర్తనలను ఆపుతాను ఇప్పుడు ఇక్కడ మీరు డిజైన్ యొక్క మరింత ఉన్నత స్థాయిని చూస్తారు మనము ఉన్నత స్థాయి డిజైన్ వివరణ భాష యొక్క ఏ ఉదాహరణను చూడలేదు కాని నేను మీకు ఆలోచన ఇస్తున్నాను ఇక్కడ నేను ఒక సాధారణ డీకోడర్ యొక్క వెరిలోగ్ వివరణలను చూపిస్తున్నాను 2 to 4 డీకోడర్ ఈ డీకోడర్ వాస్తవానికి ఏమి చేస్తుందో నేను మీకు చూపిస్తున్నాను 2 ప్రత్యామ్నాయ నమూనాలు చూపించబడ్డాయి ఇది డీకోడర్ సర్క్యూట్ నేను 2 ఇన్పుట్లను a అని పిలుస్తాను మరియు 4 అవుట్పుట్లను నేను వాటిని సెల్ అని పిలుస్తాను A యొక్క విలువను బట్టి అవుట్పుట్లలో ఒకటి ఒకటిగా ఎంపిక చేయబడుతుంది మిగిలినవి సున్నాలుగా ఉంటాయి ఇది ఒక డిజైన్ మరియు నేను ప్రత్యామ్నాయ రూపకల్పనను కూడా చూపిస్తాను ఇది కూడా అదే డీకోడర్ ఇక్కడ కూడా నా ఇన్పుట్ ఉంది ఇక్కడ కూడా నా ఎంపిక అవుట్పుట్లు ఉన్నాయి కానీ అదనంగా నాకు ఎనేబుల్ అనే మరో ఇన్పుట్ ఉంది ఎనేబుల్ ఆక్టివేట్ అయితే అప్పుడు మాత్రమే అవుట్పుట్లు మారుతాయి నేను దాన్ని డిసేబుల్ చేస్తే అవుట్పుట్లు మారవు అంటే అవుట్పుట్లు చివరకు కొన్ని గేట్ల నుండి తీసినట్లు మీరు చూస్తారు కొన్ని గేట్స్ ఉంటాయి ఈ ఎనేబుల్ ఈ ఇన్పుట్ ఈ AND గేట్ యొక్క రెండవ ఇన్పుట్ గా ఫీడ్ ఇవ్వగలదు ఇతర ఇన్పుట్ డీకోడర్ లోపల ఉన్న లాజిక్ నుండి వస్తుంది నేను అవుట్పుట్ను ఎనేబుల్ చేయకపోతే ఏమి జరుగుతుంది ఈ గేట్ ల అవుట్పుట్లో సిగ్నల్ పరివర్తన జరగదు నేను డీకోడర్ను ప్రారంభించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రారంభించబడుతుంది మరియు పరివర్తనాలు జరుగుతాయి ప్రాథమిక ఆలోచన ఇలా ఉంటుంది మీరు వెరిలోగ్ ఉపయోగించి డిజైన్ను పేర్కొన్నప్పుడు కూడా అత్యధిక స్థాయిలో మొదటి వివరణలో నేను మాడ్యూల్ను a మరియు sel ఇన్పుట్లతో నిర్వచించాను ఎనేబుల్ లేదు ఇది ఎనేబుల్ లేని డీకోడర్ రెండవ రూపకల్పనలో నేను ఎనేబుల్ ఇన్పుట్ను కూడా ఉపయోగించాను మీరు a ను మార్పు చేసినప్పుడు ఇక్కడ నేను చెబుతున్నాను అంటే ఎనేబుల్ మరియు ఎ రెండు మార్పులు చేసినప్పుడు దీన్ని చేయండి ఈ ఎనేబుల్ కూడా ఆపరేషన్ను ఆక్టివేట్ చేసే ఇన్పుట్ ఈ ఉదాహరణ వాస్తవానికి నేను చాలా ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఒక వెరిలోగ్ లేదా VHDL కోడ్ను వ్రాస్తున్నాను అక్కడే నేను ఎక్కడికి వెళుతున్నానో కొంచెం తెలుసుకోవచ్చు నేను తక్కువ శక్తిని వినియోగించే డిజైన్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాను నా డీకోడర్కు ఈ ఎనేబుల్ ఇన్పుట్ను జోడించనివ్వండి అవసరం లేనప్పుడు నేను దానిని ఎనేబుల్ చేయను అది స్పష్టంగా తక్కువ శక్తిని వినియోగిస్తుంది ఇది ఆలోచన మరియు ఇక్కడ ఈ పద్ధతిలో మనము రిజిస్టర్ బదిలీ స్థాయిలో కొంత క్రమాన్ని మార్చడం కూడా చేయగలమని చెప్తున్నాము ఇది ఖచ్చితంగా అల్గోరిథమిక్ స్థాయి కాదు ఇది రిజిస్టర్ బదిలీ స్థాయి అది చెప్పేది ఏమిటంటే నేను చాలా సిగ్నల్స్ కలిగి ఉంటాను వాటిలో కొన్ని స్థిరమైన సిగ్నల్స్ కావచ్చు అంటే అవి మారవు లేదా ఎటువంటి లోపం ఉండదని నాకు తెలుసు కాని సర్క్యూట్లలో అసమాన ఆలస్యం కారణంగా నాకు తెలిసిన కొన్ని సిగ్నల్స్ కంపారిటర్ లాంటివి అవాంతరాలు కలిగి ఉండవచ్చు నాకు ఇలాంటి సర్క్యూట్ ఉందని అనుకుందాం అక్కడ కంపారిటర్ యొక్క అవుట్పుట్ కొన్ని మల్టీప్లెక్సర్లను ఎంచుకుంటుంది మరియు మరికొన్ని స్థిరమైన సిగ్నల్ కూడా వస్తున్నాయి కొన్ని ఇన్పుట్లు చివరకు ఇక్కడ ఎంపిక చేయబడ్డాయి సర్క్యూట్ యొక్క సవరించిన సంస్కరణలో నేను ఏమి చేస్తాను నేను ఈ అవాంతర లేదా స్థిరమైన సంకేతాల క్రమాన్ని మార్చుకుంటాను ఎందుకంటే ఏమి జరుగుతుంది గ్లిట్చి సిగ్నల్ ఇక్కడ ఉపయోగించినట్లయితే ఈ అవాంతరాలు కారణంగా కొన్నిసార్లు ఇది ఎంపిక చేయబడుతుంది కొన్నిసార్లు ఇది ఎంపిక చేయబడుతుంది అంటే ఈ లోపం ఇక్కడ ప్రచారం చేయబడుతోంది ఈ లైన్ మాత్రమే ప్రభావితం కాదు కానీ ఈ లైన్ కూడా ప్రభావితమవుతుంది ఇక్కడ నేను ఈ మల్టీప్లెక్సర్ను నియంత్రించడానికి మొదట ఈ స్థిరమైన సిగ్నల్ను ఉపయోగిస్తున్నాను కనీసం ఈ భాగం వరకు లోపం యొక్క ప్రభావం లేదు లోపం ఈ భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది కానీ ఇక్కడ లోపం ఈ మల్టీప్లెక్సర్ను మాత్రమే కాకుండా తదుపరి మల్టీప్లెక్సర్ను కూడా ప్రభావితం చేస్తుంది మీరు సాధ్యమైన చోట దాని క్రమాన్ని మార్చవచ్చు నేను ఇక్కడ తీసుకున్న చివరి ఉదాహరణ మెమరీ రూపకల్పనకు సంబంధించినది మెమరీని ఎలా విభజించాలి మీరు సాధారణంగా ప్రాసెసర్ కోసం మెమరీ సిస్టమ్ను డిజైన్ చేసినప్పుడు మీరు దీన్ని ఒకే బ్లాక్ లేదా చిప్గా డిజైన్ చేయరు అంటే చిప్లో కూడా బహుళ బ్లాక్లు రూపొందించబడతాయి అవి సమాంతరంగా యాక్సెస్ చేయబడతాయి వాటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు ఇతరులను నిలిపివేయవచ్చు మెమరీ ఇంటర్లీవింగ్ ఉండవచ్చు అనేక రకాలు ఉన్నాయి ఇది సాధారణంగా జరుగుతుంది మీరు ఈ సరళమైన రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే 32 బిట్ డేటా ఉన్న మెమరీ సిస్టమ్కు ఇది ఉదాహరణ కాబట్టి ఇవి మరియు 8 బిట్ అడ్రస్ బస్సు ఉంది ఇది 256 పదాలతో కూడిన మెమరీ సిస్టమ్ మరియు ప్రతి పదం 32 బిట్స్ డేటాను కలిగి ఉంటుంది మనము దానిని రూపకల్పన చేస్తున్న విధానం ఏమిటంటే మనము దానిని 2 మెమరీ మాడ్యూల్స్గా విభజిస్తున్నాము వాటిలో ప్రతి పరిమాణం 128 బై 32 మరియు 128 బై 32 నేను ఏమి చేస్తాను ఈ 8 చిరునామాలలో ఈ రెంటి నుండి ఒక పదాన్ని ఎంచుకోవడానికి మనము హై ఆర్డర్ 7 చిరునామాలు ఉపయోగిస్తున్నాము మరియు చిరునామా యొక్క అతి తక్కువ ముఖ్యమైన బిట్ ఈ మెమరీ నుండి వస్తున్న డేటాలో ఒకదాన్ని ఎంచుకోవడానికి నేను ఉపయోగిస్తున్నాను నేను ఎంచుకోవడానికి హై ఆర్డర్ బిట్స్ మరియు వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడానికి తక్కువ ఆర్డర్ బిట్స్ ఉపయోగిస్తే వాస్తవానికి నేను మెమరీ ఇంటర్లీవింగ్ ఉపయోగిస్తున్నాను చిరునామా 0 ఇక్కడ ఉంటుంది చిరునామా 1 ఇక్కడ ఉంటుంది 2 ఇక్కడ ఉంటుంది 3 ఇక్కడ ఉంటుంది 4 ఇక్కడ ఉంటుంది మరియు 5 ఇక్కడ ఉంటుంది మరియు మొదలైనవి హై ఆర్డర్ చిరునామాలు 0 అయినప్పుడు అన్నీ 0 అయినప్పుడు చిరునామా 0 డేటా ఇక్కడ బయటకు వస్తుంది చిరునామా 1 డేటా ఇక్కడ బయటకు వస్తుంది అతి తక్కువ చిరునామా బిట్ ఉపయోగించడం ద్వారా నేను దీన్ని లేదా దీన్ని ఎంచుకోవచ్చు ఇది ఆలోచన ఇప్పుడు మీరు దీనిని 2 భాగాలుగా విడదీస్తే మీరు ప్రాథమికంగా శక్తి పరంగా కూడా ఆదా చేస్తారు ఇప్పుడు ఆసక్తికరమైన మరొక రకమైన విషయాన్ని చూద్దాం నేను అప్లికేషన్ ఆధారిత మెమరీ విభజన గురుంచి చెప్తున్నాను నేను ఎంబెడెడ్ సిస్టమ్ను డిజైన్ చేస్తున్నాను అనుకుందాం నాకు ఒక చిన్న ARM ప్రాసెసర్ అనబడే ప్రాసెసర్ ఉంది ఇది 64 కిలోబైట్ల మెమరీతో ఇంటర్ఫేస్ చేయబడింది నేను అమలు చేయాల్సిన ప్రోగ్రామ్ గురించి కొంత విశ్లేషణ చేస్తాను అది నా అప్లికేషన్ మరియు ఈ 64 k చిరునామా స్థలంలో నేను రీడ్ల సంఖ్యను ప్లాట్ చేస్తున్నాను మొదటి 28 k రీడ్ ఆపరేషన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని నేను చూశాను తదుపరి 4 k చదవడం పరంగా చాలా భారీగా ఉంటుంది కాని చివరి 32 k మధ్యలో ఎక్కడో ఉంది నేను నా మెమరీ బ్లాక్ను ఈ 3 భాగాలుగా విభజించగలను ఒక మాడ్యూల్లో మొదటి 28 కె రెండవ మాడ్యూల్లో ఈ 4 కె మరియు మూడవ మాడ్యూల్లో ఈ 32 కె నా ఆలోచన ఏమిటంటే నేను ఈ మూడవ మాడ్యూల్ను వీలైనంత వేగంగా చేయడానికి ప్రయత్నిస్తాను నేను పవర్ డౌన్ మోడ్ వలె ఉపయోగించగల మొదటి మాడ్యూల్ నెమ్మదిగా చేయడానికి తక్కువ విద్యుత్ సరఫరాను ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇది చాలా అరుదుగా యాక్సిస్ చేయబడుతుంది ఇది బాగానే ఉంది మరియు మూడవ మాడ్యూల్ మధ్యలో ఎక్కడో ఉంటుంది ఎందుకంటే ఈ 4 k తో పోలిస్తే ఇది చాలా అరుదుగా యాక్సెస్ చేయబడుతుంది మీరు 3 మెమరీ మాడ్యూళ్ళతో సర్క్యూట్ కలిగి ఉండవచ్చు వాటిలో ప్రతి ఒక్కటి ట్యూన్ చేయబడింది అంటే అర్థం అందులో ఒకటి చాలా వేగంగా ఉంటుంది వాటిలో ఒకటి చాలా నెమ్మదిగా ఉంటుంది వాటిలో ఒకటి మధ్యలో ఉంటుంది మరియు డీకోడర్ ఈ 3 మాడ్యూళ్ళలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు ఈ విధంగా మీరు మీ మొత్తం మెమరీ స్థలాన్ని మీ అప్లికేషన్ను బట్టి అనేక భాగాలుగా విభజించవచ్చు మరియు ఈ విభజనల యొక్క వివిధ శక్తి ప్రొఫైల్లు వైవిధ్యంగా ఉంటాయి అల్గోరిథంల స్థాయిలో నిర్మాణాల స్థాయిలో గేట్ల స్థాయిలో ట్రాన్సిస్టర్ల స్థాయిలో విద్యుత్తు వెదజల్లడాన్ని నియంత్రించడానికి లేదా తగ్గించడానికి ప్రజలు ఉపయోగించే అనేక పద్ధతులు ఉన్నాయి సర్క్యూట్లలో విద్యుత్తు వెదజల్లడాన్ని తగ్గించడానికి ప్రజలు ఈ రోజు ఏ ఒక్క పద్దతిని కూడా వదిలిపెట్టరు దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ధన్యవాదాలు ఇది వాస్తవానికి మనము సాంకేతిక విషయాలు మాట్లాడిన సిరీస్ యొక్క చివరి ఉపన్యాసం